అందరికీ శుభోదయం మాడ్యూల్ 7కి రెండవసారి తిరిగి స్వాగతం ఇందులో మనము ఆవిరి శక్తి చక్రాల గురించి మాట్లాడుతున్నాము మునుపటి ఉపన్యాసంలో మీకు ఐడియల్ రాంకైన్ చక్రం యొక్క భావనను పరిచయం చేయబడ్డది ఇది ఆవిరి విద్యుత్ ఉత్పత్తికి అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విశ్వవ్యాప్తంగా స్వీకరించబడిన చక్రం అని చెప్పగలరు ఏ రకమైన ఆవిరి పవర్ ప్లాంట్లో అయినా అది థర్మల్ ఆధారితమైనా లేదా అణు ఆధారితమైనా కానీ రాంకైన్ సైకిల్ లేదా ర్యాంకైన్ ఆవిరి పవర్ సైకిల్ యొక్క సవరించిన మరియు స్వీకరించబడిన సంస్కరణ విశ్వవ్యాప్తంగా అనుసరించబడేది ఇప్పుడు మునుపటి ఉపన్యాసంలో మీకు రాంకైన్ సైకిల్ యొక్క ప్రత్యేక భావనను పరిచయం చేసారు ఇక్కడ రాంకైన్ చక్రం ఒక ఆవిరి శక్తి చక్రం అని మనము చూశాము అంటే ఇది ద్రవం నుండి ఆవిరి దశకు మరియు ఆవిరిని ద్రవ దశకు రెండింటినీ మార్చడం అంటే ఇది ఎవాపరేషన్ బాష్పీభవనం మరియు కండెన్సేషన్ ప్రక్రియలు రెండింటినీ విలోమం చేస్తుంది మరియు సాధారణంగా చక్రం నాలుగు ప్రక్రియలను కలిగి ఉంటుంది కనీసం ఆదర్శ చక్రం వాటిలో రెండు ఐసోబారిక్ స్వభావం కలవి ఐసోబారిక్ ఉష్ణ బదిలీ ప్రక్రియలలో ఒకటి వేడిని జోడించడం ఇది ఎవాపరేషన్ బాష్పీభవనం మరియు ఉష్ణ తిరస్కరణ అంటే కండెన్సేషన్ ఘనీభవనం ఇది టర్బైన్లో ఒక ఐసెంట్రోపిక్ విస్తరణ మరియు పంప్లో ఒక ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనే రెండు ఐసెంట్రోపిక్ ప్రక్రియలను కూడా కలిగి ఉంటుంది బ్రేటన్ చక్రంతో రాంకైన్ సైకిల్కు మీకు గమనించిన ప్రధాన వ్యత్యాసం ఈ ప్రత్యేక ప్రక్రియలో ఉంది వాస్తవానికి రాంకైన్ చక్రం మరియు బ్రేటన్ చక్రం రెండూ ఐసోబారిక్ ఉష్ణ బదిలీ ప్రక్రియలు మరియు రెండు ఐసెంట్రోపిక్ ప్రక్రియలను కలిగి ఉంటాయి అయితే బ్రేటన్ చక్రం విషయంలో రెండు ప్రధాన తేడాలు ఉన్నాయి బ్రేటన్ చక్రం లో మా పని మాధ్యమం వాయువు అంటే అన్ని ప్రక్రియల కోసం ఉష్ణోగ్రత స్థాయి సంబంధిత పదార్ధం యొక్క క్లిష్టమైన బిందువు కంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది ఎల్లప్పుడూ వాయువుగా పరిగణించబడుతుంది మనం దీనిని ఆదర్శవంతమైన వాయువుగా లేదా నిజమైన వాయువుగా పరిగణించవచ్చు కానీ అది వాయు స్వభావం కలిగి ఉంటుంది అయినప్పటికీ ర్యాంకైన్ సైకిల్ లో మనకు ఒకే నాలుగు ప్రక్రియలు ఉన్నాయి అయితే ఇక్కడ ఉష్ణోగ్రత స్థాయి క్లిష్టమైన పాయింట్ కంటే తక్కువగా ఉంది మరియు అందువల్ల మనకు దశ మార్పు ఉంటుంది మరియు వాస్తవానికి మొదటిదానితో అనుబంధించబడిన రెండవ పెద్ద వ్యత్యాసం ఈ ప్రత్యేక ప్రక్రియలో ఉంది ఇక్కడ కంప్రెషన్ కుదింపు భాగం పూర్తిగా ద్రవ స్థితితో చేయబడుతుంది కంప్రెషన్ ప్రక్రియ కోసం పని ఇన్పుట్ ఆవశ్యకత బ్రేటన్ చక్రంలోని నిర్దిష్ట పరిమాణముకు అనులోమానుపాతంలో ఉంటుందని ఇప్పుడు మనకు తెలుసు ఎందుకంటే పని మాధ్యమం చాలా ఎక్కువ నిర్దిష్ట వాల్యూమ్లతో కూడిన వాయువు కాబట్టి స్థిరమైన ఉష్ణోగ్రత లేదా తక్కువ ఉష్ణోగ్రతను నిర్వహించడం ద్వారా కుదింపు పనిని తగ్గించడానికి మనం ఇంటర్కూలింగ్ మరియు మల్టీస్టేజ్ కంప్రెషన్ల వంటి వాటికి వెళ్లాలి అయితే ఇక్కడ పని చేసే మాధ్యమం ద్రవంగా ఉంటుంది కండెన్సేషన్ సంక్షేపణం ముగింపులో స్థిరంగా పని చేసే పదార్ధం యొక్క స్థితి సంతృప్త ద్రవ స్థితి ఇది స్టేట్ పాయింట్ 3 ఆపై మనము మొత్తం పంప్ ఆపరేషన్ను సబ్ కూల్డ్ లేదా కంప్రెస్డ్ లిక్విడ్ మండలంలో చేస్తున్నాము మరియు లిక్విడ్ స్టేజ్ లేదా లిక్విడ్ ఫేజ్ సహజంగా అణచివేయబడదు మరియు సంబంధిత నిర్దిష్ట పరిమాణము చాలా తక్కువగా ఉంటుంది అందువలన సాధారణంగా పంపు కోసం పని ఇన్పుట్ అవసరం చాలా తక్కువగా ఉంటుంది పంప్ కోసం పని ఇన్పుట్ అవసరాన్ని తరచుగా ఇలా లెక్కించవచ్చని మనము ఇప్పటికే చూశాము ఇది స్థిరంగా తగ్గుతుంది ఎందుకంటే స్టేట్ పాయింట్ 3 నుండి 4 వరకు నిర్దిష్ట వాల్యూమ్లో ఎటువంటి మార్పు ఉండదు మరియు మీకు నీటితో పని చేస్తున్నప్పుడు మనం సాధారణ పీడన స్థాయిలతో వ్యవహరిస్తున్నంత కాలం నీటి కోసం ఈ v స్థిరంగా 0 001 m3kg క్రమాన్ని కలిగి ఉంటుంది మనం క్లిష్టమైన పీడనానికి చాలా దగ్గరగా వెళితే తప్ప ద్రవ నీటికి నిర్దిష్ట పరిమాణము ఆ మండలంలో మాత్రమే ఉంటుంది ఇలా చెప్పండి అందువల్ల బాయిలర్ పీడనం మరియు టర్బైన్ పీడనం మధ్య పీడన వ్యత్యాసం ఏమైనా ఉండవచ్చు ఈ పంపు పని చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి టర్బైన్ ఉత్పత్తి చేసే పని స్థాయి రాంకైన్ సైకిల్ మరియు బ్రేటన్ సైకిల్ మధ్య చాలా సారూప్యంగా ఉన్నప్పటికీ బ్యాక్ వర్క్ అయిన పంప్ వర్క్ చాలా తక్కువ తద్వారా చాలా ఎక్కువ నెట్ వర్క్ అవుట్పుట్ మరియు పని నిష్పత్తిని ఇస్తుంది మరియు చాలా తక్కువగా ఉంటుంది తక్కువ బ్యాక్ వర్క్ నిష్పత్తి ఉంటుంది ఇప్పుడు ఆదర్శవంతమైన రాంకైన్ చక్రం ఇక్కడ చూపిన విధంగా రెండు వైవిధ్యాలను కలిగి ఉంటుంది మనము ఇప్పటికే ఈ రెండిటి గురించి చర్చించాము ఒక సందర్భంలో దీంట్లో మనము దానిని తడి ప్రవాహంతో రాంకైన్ చక్రం అని పిలుస్తాము ఎందుకంటే పని చేసే మాధ్యమం యొక్క స్థితిలో టర్బైన్కు ఇన్లెట్ వద్ద ఆవిరి మరియు టర్బైన్లోని మొత్తం విస్తరణ ఆవిరి గోపురం లోపల జరుగుతుంది అది ప్రారంభమవుతుంది సంతృప్త ఆవిరి నుండి సంతృప్త ద్రవ ఆవిరి మిశ్రమం వరకు జరుగుతుంది రెండవ సందర్భంలో పని మాధ్యమం యొక్క స్థితిలో టర్బైన్కు ప్రవేశం వద్ద సూపర్హీట్ ఆవిరి ఉంటుంది కాబట్టి మొత్తం విస్తరణ స్థితిని ఈ ప్రత్యేక రేఖాచిత్రంలో చూపిన విధంగా పూర్తిగా ఆవిరి వైపు చేయవచ్చు అది సూపర్హీట్ ఆవిరి నుండి సాచురేటెడ్సంతృప్త ఆవిరి వరకు ఉంటుంది లేదా కొన్నిసార్లు మనం దీన్ని కొంచెం ఎక్కువగా విస్తరించి ఉండవచ్చు అధిక భాగం వేడి ఆవిరి వైపు జరుగుతుంది మరియు మిశ్రమం వైపు ఒక చిన్న భాగం మాత్రమే జరుగుతుంది ఈ అధిక వేడి యొక్క ప్రధాన ప్రయోజనం రెండు రెట్లు ఉంటుంది ఒకదానిని మనం గరిష్ట ఉష్ణోగ్రత యొక్క గరిష్ట ఉష్ణోగ్రతను పెంచగలుగుతాము అనగా గరిష్ట చక్ర ఉష్ణోగ్రత దాని యొక్క ప్రయోజనాన్ని త్వరలో చూడగలము మరియు రెండవ ప్రయోజనం ఇక్కడ ఉంది తడి ఆవిరి విషయంలో ఈ పాయింట్ నంబర్ 2 వద్ద నాణ్యత మీ x2 చాలా తక్కువగా ఉంటుంది ఇది అధిక వేడి ఆవిరితో చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఆచరణాత్మక క్రియ లో మనము ఎల్లప్పుడూ ఉంచాలనుకుంటున్నాము కోతకు సంబంధించిన సమస్యలను నివారించడానికి కాబట్టి అధిక వేడి ఖచ్చితంగా ఆ కోణంలో సహాయపడుతుంది ఇప్పుడు రెండు చక్రాలు ఆదర్శ చక్రాలు ఇక్కడ మనము కంప్రెసర్ మరియు పంప్లో ఉండే ఇర్రివర్సబులిటీ వాటిని పరిగణించడం లేదు మరియు బాయిలర్ లేదా కండెన్సర్ గుండా వెళుతున్నప్పుడు ద్రవం అనుభవించే పీడనం తగ్గుదలని కూడా పరిగణించడం లేదు ఐసెంట్రోపిక్ ఎఫిషియెన్సీ ప్రభావం మనం ఒక సంఖ్యా ఉదాహరణ ద్వారా చూశాము అటువంటి సాధ్యమయ్యే అన్ని ఆచరణాత్మక ఇబ్బందుల ప్రభావాన్ని మరొకదానిలో చూద్దాం మనము మాట్లాడుతున్న ప్రభావం యొక్క పరిమాణాన్ని మీకు చూపించడానికి మనము ఈ మాడ్యూల్లో అనేక సంఖ్యా సమస్యలను పరిష్కరిస్తున్నాము ఇక్కడ మనము 15 kgs ద్రవ్యరాశి ప్రవాహం రేటుతో ర్యాంకైన్ చక్రంలో పనిచేసే ఆవిరి పవర్ ప్లాంట్ నుండి థర్మల్ సామర్థ్యాన్ని మరియు నికర విద్యుత్ ఉత్పత్తిని గుర్తించాలని చూస్తున్నాము మరియు ఇది చక్రం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పాయింట్ నంబర్ 1 నుండి ప్రారంభిస్తే దీన్ని చూడండి ఇక్కడ పంప్కు ఇన్లెట్ వద్ద పీడనం 9 kPa నిష్క్రమణ వద్ద అది 16 MPaకి పెరిగింది అయితే పంప్ ఐసెంట్రోపిక్ సామర్థ్యం 0 కాబట్టి ఇర్రివర్సబులిటీలు ఉన్నాయి రెండవది ఈ 16 MPa చూడండి పంప్ అవుట్లెట్ వద్ద పీడనం కానీ ద్రవ నీరు పంపు నుండి బాయిలర్కు పైప్లైన్ ద్వారా బదిలీ చేయబడినప్పుడు ఫ్రిక్షన్ ఘర్షణ ప్రభావాల కారణంగా పీడనం లో కొంత నష్టం జరుగుతుంది మరియు అది 15 9 MPa మరియు 350C పీడనం తో బాయిలర్లోకి ప్రవేశిస్తుంది ఉష్ణోగ్రతను గుర్తుంచుకోండి పంప్ నిష్క్రమణ వద్ద ఉష్ణోగ్రత 350C ఉండకపోవచ్చు 380C కాకపోవచ్చు కూడా అది మనకు తెలియని మరేదైనా కావచ్చు ఇప్పుడు ఈ రేఖాచిత్రంలో చూపిన విధంగా ఆదర్శ చక్రంలో ఆదర్శ చక్రంలో బాయిలర్లో వేడిని సరఫరా చేయడం మరియు కండెన్సర్లో ఉష్ణ తిరస్కరణ రెండూ స్థిరమైన పీడనంతో జరుగుతాయి కానీ బాయిలర్కు ఇన్లెట్ వద్ద మనం ఇక్కడ ఏమి చేస్తున్నామో చూడండి నిష్క్రమణ వద్ద పీడనం 15 9 MPa పీడనం 15 ద్రవం బాయిలర్కు వెళుతున్నప్పుడు అది 0 7 MPa పీడనం నష్టం కానీ అది 625 0C ఉష్ణోగ్రతకు బయటకు వచ్చి టర్బైన్కు వెళుతుంది Ts రేఖాచిత్రాన్ని కూడా చిత్రంలోకి తెస్తాను ఇక్కడ ఉన్న రేఖాచిత్రాన్ని చూడండి పాయింట్ నంబర్ 1 అనేది పంపింగ్ ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందు ఉన్న స్థితి మరియు పంప్ సంపూర్ణంగా రివర్సిబుల్గా ఉంటే కనుక ఇది పాయింట్ నంబర్ 2లకు చేరుకోవాలి కానీ అసంకల్పిత సామర్థ్యం ఉన్నందున అది 0 85 ఐసెంట్రోపిక్ సామర్థ్యాలు పాయింట్ 2 కి చేరుకుంటుంది మనము ఇప్పటికే దీనిని ఎదుర్కొన్నందున ఆ భాగం వరకు బాగానే ఉంది కానీ ద్రవం పంప్ నిష్క్రమణ నుండి బాయిలర్కు వెళ్ళినప్పుడు అది మరింత పీడనం ని కోల్పోతుంది దీని కారణంగా ఇది ఈ నిర్దిష్ట పాయింట్ 3కి వస్తుంది కాబట్టి 2 అనేది మీ పంప్ ఆపరేషన్ ప్రక్రియ 1కి సంబంధించిన పంప్ యొక్క నిష్క్రమణ స్థితి 2 అయితే బాయిలర్ ఆపరేషన్ 2తో సంబంధం లేదు కానీ అది పాయింట్ 3 నుండి మొదలై పాయింట్ 4కి కొనసాగుతుంది మరియు ఇది మీ పాయింట్ నంబర్ 4 16 MPa అదే పీడనంతో బాయిలర్లోకి ద్రవం ప్రవేశించినట్లయితే అప్పుడు పీడనం నష్టం ఉండదు అది ఇక్కడ ఎక్కడో ముగిసి ఉండేది కానీ ఈ ప్రత్యేక గీత 16 MPa గీత మరియు ఈ గీత 15 9 MPa గీత కాబట్టి పాయింట్ 4 స్థానంలో మార్పు ఉంది మరియు అది బాయిలర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టర్బైన్ను చేరుకోవడానికి కొన్ని పైప్లైన్ల గుండా వెళ్లాలి కాబట్టి ఈ పాయింట్ 4 నుండి పాయింట్ 5కి మరింత తగ్గుదల ఉంది టర్బైన్ ఆపరేషన్ పాయింట్ 4 నుండి ప్రారంభం కాదు ఇది పాయింట్ 5 నుండి మొదలవుతుంది ఇది 15 MPa యొక్క నిర్దిష్ట రీడింగ్ను కలిగి ఉంటుంది అంటే 0 2 MPa కి తగ్గుతుంది కాబట్టి ద్రవం 16 MPa పీడనం తో పంపు నుండి నిష్క్రమిస్తుంది మరియు 15 MPa పీడనం లో టర్బైన్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి పంప్ ఎగ్జిట్ నుండి టర్బైన్ ఇన్లెట్కి ఒక పూర్తి మెగా పాస్కల్ పీడనం తగ్గుతుంది ఇది ఖచ్చితంగా భారీ నష్టాన్ని కలిగిస్తుంది ఇది శక్తి లేదా పని సామర్థ్యంలో గణనీయమైన నష్టం ఇప్పుడు పంపింగ్ ఆపరేషన్ 5 నుండి 6 వరకు కొనసాగుతుంది టర్బైన్ విస్తరణ ఐసెంట్రోపిక్ అయి ఉంటే అది పాయింట్ 6sకి చేరుకుని ఉండాలి కానీ టర్బైన్ ఐసెంట్రోపిక్ సామర్థ్యం 0 87 కలిగి ఉన్నందున మనము పాయింట్ నంబర్ 6కి చేరుకుంటున్నాము అప్పుడు సాధారణంగా టర్బైన్ నిష్క్రమణ నేరుగా కండెన్సర్కు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి గణనీయమైన పీడనం ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు కాబట్టి ఆవిరి లేదా మిశ్రమం 10 kPa యొక్క అదే పీడనంతో కండెన్సర్లోకి ప్రవేశించగలదు ఆపై అది కండెన్సేషన్ ప్రక్రియకు వెళ్లి ఈ పాయింట్ నంబర్ 1కి చేరుకుంటుంది ఈ 10 kPa అనేది కండెన్సర్ నిష్క్రమణ యొక్క పీడనం మరియు అది 9 kPaతో ప్రవేశించిన పంపులోకి ప్రవేశిస్తుంది కాబట్టి 1 kPa పీడన నష్టం కండెన్సర్ వైపు కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇర్రివర్సబులిటీ స్థితి యొక్క ప్రభావాన్ని చూడటానికి ప్రయత్నిద్దాం ఆదర్శవంతమైన దృష్టాంతంలో దీని ప్రభావాన్ని మనం చూడాలనుకుంటే పని చేయడానికి ప్రయత్నిద్దాం ఆదర్శ దృష్టాంతంలో పంప్ పని ఇలా ఉండాలి మీకు ఈ 9 kPa మరియు 380C కి సంబంధించిన ఖచ్చితమైన నిర్దిష్ట వాల్యూమ్ను లెక్కించవచ్చు కానీ అది ఆ క్రమంలోనే వస్తుంది కాబట్టి ఇది మనం పంప్కు అందించాల్సిన పని అవుట్పుట్ అది ఖచ్చితంగా రివర్సిబుల్గా ఉంటే కానీ ఇర్రివర్సబులిటీ స్థితి ఉన్నందున వాస్తవానికి పంపు పని అవసరం మరియు మీకు సంఖ్యలను ఉంచినట్లయితే ఇది సుమారుగా 19 kJkg వస్తుంది కాబట్టి ఇది పంపు పని అవసరం అదేవిధంగా ఈ సందర్భంలో మనం పొందవలసిన టర్బైన్ పని యూనిట్ మాస్ ఫ్లో రేటుకు టర్బైన్ పని కానీ ఇర్రివర్సబులిటీ స్థితి ఉన్నందున టర్బైన్ ఉత్పత్తి చేసే అసలు పని ఇప్పుడు h5 ని గణించడానికి 15 MPa మరియు 600 0Cగా ఇవ్వబడింది కాబట్టి మీకు h5 విలువను పునరావృతం చేయవచ్చు మరియు మీకు దీనికి సంబంధించిన ఎంట్రోపీ విలువను కూడా పొందవచ్చు మరియు దానిని ఉపయోగించి మీకు 6s స్థానాన్ని గుర్తించవచ్చు కాబట్టి అక్కడ నుండి మీకు టర్బైన్ పనిని లెక్కించవచ్చు ఈ 10 kPa పాయింట్ నంబర్ 6 గురించి సమాచారం అందించబడిందని చూడండి కానీ నాణ్యత గురించి సమాచారం ఇవ్వబడలేదు కాబట్టి మనము నేరుగా h6 విలువను పొందలేము మనము టర్బైన్ కోసం థర్మల్ సామర్థ్యాన్ని ఉపయోగించాలి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఈ విలువ నేను కొంత సమయం 1277 kJkg అని చెప్పడానికి పని చేసాను ఇప్పుడు బాయిలర్లో హీట్ ఇన్పుట్ అవసరం qB ఎంత అవుతుంది కాబట్టి బాయిలర్ యొక్క నిష్క్రమణ స్థితి h4 అయితే స్థితి h3 అయితే మరియు మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది పాయింట్ నంబర్ 4 15 2 MPa మరియు 625 0Cకి అనుగుణంగా ఉంటుంది పాయింట్ నంబర్ 3 15 9 MPa మరియు 35 0Cకి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీకు సంఖ్యలను ఉంచినట్లయితే మీరు పొందబోతున్నారు 3487 5 𝑘𝐽𝑘g కాబట్టి ఉష్ణ సామర్థ్యం దీనికి సమానంగా ఉండాలి మనము ఈ సందర్భంలో కండెన్సేషన్ హీట్ను లెక్కించలేదు కానీ మీకు పాయింట్ 6 మరియు పాయింట్ 1 నుండి సమాచారాన్ని ఉపయోగించి కూడా సులభంగా లెక్కించవచ్చు లేదా ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంది మనము సామర్థ్యాన్ని పొందాము మరియు థర్మల్ సామర్థ్యాన్ని ఇలా కూడా వ్రాయవచ్చని మీకు తెలుసు ఇప్పుడు మీకు థర్మల్ ఎఫిషియన్సీ తెలుసు qB అక్కడ నుండి కూడా మీకు కండెన్సర్లో తిరస్కరించబడిన మొత్తం వేడిని సులభంగా లెక్కించవచ్చు మరియు మీకు నికర విద్యుత్ ఉత్పత్తిని లెక్కించాలి రెండవ సమాచారం ఇప్పుడు ద్రవ్యరాశి ప్రవాహం రేటు 15 kgs గా ఇవ్వబడింది కాబట్టి కాబట్టి సిస్టమ్లో అనేక రకాల ఇర్రివర్సబులిటీ లు మరియు అవకతవకలు ఉన్న తర్వాత మనం దీనిని పరిష్కరించగల ఒక విధానం కానీ మనకు ఆదర్శ చక్రం కంటే చాలా ఎక్కువ సమాచారం అవసరం ప్రతి పాయింట్ గురించి మనకు సరైన సమాచారం ఉండాలి కాబట్టి ఒక ఆదర్శ చక్రం ఉన్నట్లయితే ఈ 16 MPa పీడనం ఈ పాయింట్లు 2 3 4 5 మొదలైన వాటి వద్ద ప్రబలంగా ఉండాలి ఇతర మూడు పీడన సమాచారాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ పీడనం మారుతూ ఉంటుంది కాబట్టి మీకు ఈ మూడు పాయింట్ల వద్ద పీడనం ని తెలుసుకోవాలి ఇప్పుడు మీకు రాంకైన్ సైకిల్ సామర్థ్యాన్ని మెరుగుపరచగల మార్గాలేమిటో పరిశీలించడానికి ముందుకు వెళ్దాం ఇది ఎటువంటి ఇర్రివర్సబులిటీ లేదా పీడనం నష్టాలు లేకుండా రాంకైన్ చక్రం యొక్క ప్రామాణిక రేఖాచిత్రం ఇప్పుడు ఈ రేఖాచిత్రాన్ని చూడండి ఇది Ts రేఖాచిత్రం కాబట్టి ఉష్ణ సరఫరా ప్రక్రియలో ద్రవం యొక్క ఉష్ణోగ్రత T2 నుండి మొదలై ఉష్ణోగ్రత T3 కి వెళుతుంది ఆదర్శ చక్రంలో ఉష్ణ తిరస్కరణ ప్రక్రియ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువ లేదా తక్కువ ఏకరీతిగా ఉంటుంది ఇది T4 మరియు T1 రెండూ సమానంగా ఉంటాయి కాబట్టి ఉష్ణ తిరస్కరణ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది అయితే వేడిని సరఫరా చేసే సమయంలో ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది అందువలన వేడి చేరికకు సంబంధించిన సగటు ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత T3 గరిష్ట చక్ర ఉష్ణోగ్రత కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని కార్నోట్ సైకిల్తో పోల్చినట్లయితే కార్నోట్ సైకిల్కి థర్మల్ ఎఫిషియన్సీ ఇలా ఇవ్వబడిందని మనకు తెలుసు ర్యాంకైన్ సైకిల్ మాదిరిగా చక్రంలో ఉష్ణోగ్రత మారుతూ ఉంటుందని మనం ఊహించినట్లయితే ఇక్కడ నుండి మనం రాంకైన్ సైకిల్కు ఉష్ణ సామర్థ్యం పెరగాలి లేదా మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకున్నా కూడా మనం ఒక అంతరార్థాన్ని పొందవచ్చు వేడి సరఫరాకు అనుగుణంగా సగటు ఉష్ణోగ్రతను పెంచండి లేదా వేడి తిరస్కరణకు అనుగుణంగా సగటు ఉష్ణోగ్రతను తగ్గించాలి ఇప్పుడు ఈ నిర్దిష్ట చక్రంలో ఉష్ణోగ్రత మారదు కాబట్టి సగటు ఉష్ణోగ్రత సంబంధిత ఉష్ణ తిరస్కరణ స్థిరంగా ఉంటుంది కానీ ఏదో ఒకవిధంగా మనం ఈ ఉష్ణోగ్రతను మరింత తగ్గించగలిగితే మనం థర్మల్ సామర్థ్యంలో పెరుగుదలను పొందవలసి ఉంటుంది మరియు ఉష్ణ సరఫరా వైపు T2 నుండి T3 వరకు గణనీయమైన ఉష్ణోగ్రత వైవిధ్యం ఉన్నందున చాలా మెరుగుదలలు ఉన్నాయి అందువల్ల మనము ఈ వేడిని జోడించే సగటు ఉష్ణోగ్రతను పెంచడానికి కొంత ప్రయత్నం చేయడానికి ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే మనం రాంకైన్ చక్రం యొక్క సామర్థ్యం లేదా పని అవుట్పుట్లో కొంత పెరుగుదలను సాధించగలము కాబట్టి మనం కొన్ని ఎంపికలను అన్వేషిద్దాం మొదటి ఎంపిక బాయిలర్ పీడనం ని పెంచడానికి ప్రయత్నించడం దీన్ని చూడండి రెండు ర్యాంకైన్ సైకిల్స్ చూపబడ్డాయి ఒక చక్రం ఇది 1 2 3 4 1 మరియు రెండవ చక్రం 1 2 3 4 1 మరియు రెండు సందర్భాలలో గరిష్ట ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది గరిష్ట చక్ర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కండెన్సేషన్ ఉష్ణోగ్రత లేదా కండెన్సర్ వైపు పీడనం కూడా స్థిరంగా ఉంటుంది ఈ రెండు చక్రాల మధ్య వైకల్యం మాత్రమే బాయిలర్ వైపు పీడనం ఈ నిర్దిష్ట పీడనం ని మనం PB1 అని మరియు రెండవదాన్ని PB2 అని పిలుస్తాము కాబట్టి స్పష్టంగా మీ అప్పుడు రేఖాచిత్రం నుండి మనం ఏమి పొందుతున్నామో చూడండి చక్రం 1కి బూడిద రంగులో ఉన్న భాగం మాత్రమే సరిపోతుంది మరియు చక్రం 2కి గులాబీ రంగులో ఉన్న భాగం మాత్రమే అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు Ts సమతలములో ఈ చక్రం ద్వారా సైక్లిక్ ఇంటిగ్రల్ నికర ఉష్ణ పరస్పర చర్యకు అనుగుణంగా ఉంటుంది మరియు ఒక చక్రం కోసం థర్మోడైనమిక్స్ యొక్క మొదటి నియమం ప్రకారం ఇది కూడా సమానంగా ఉండాలని మనకు తెలుసు అందువల్ల Ts సమతలములో ఈ వక్రమార్గం ద్వారా చుట్టబడిన ప్రాంతం లేదా Ts సమతలములో ఈ సైక్లిక్ ఇంటిగ్రల్ ప్రాంతం కూడా మనం పొందగలిగే నెట్వర్క్ అవుట్పుట్కి సూచన మరియు ఇప్పుడు ఒకసారి మనము మొదటి చక్రం నుండి రెండవ చక్రానికి వెళుతున్నాము అంటే మీకు అధిక బాయిలర్ ప్రెజర్కి వెళుతున్నారు బూడిద రంగులో ఉన్న భాగాన్ని ఇప్పుడు కోల్పోతున్నాము కాబట్టి వర్క్ అవుట్పుట్ మొత్తం తగ్గుతుంది కానీ గులాబీ రంగులో ఉన్నది కొత్తగా చేర్చబడినది కాబట్టి నెట్వర్క్ అవుట్పుట్ పెరుగుతుంది ఈ రేఖాచిత్రం నుండి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ గులాబీ రంగులో ఉన్న ప్రాంతం కనీసం తక్కువ మొత్తంలో ఉండవచ్చు కానీ ఇప్పటికీ బూడిద రంగులో కప్పబడిన ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటుంది దీన్ని చూపించడానికి మరొక మార్గం ఉంది మనము ఈ చక్రాలను పోల్చినట్లయితే ఉష్ణోగ్రత సంబంధిత ఉష్ణ తిరస్కరణ అలాగే ఉంటుంది ఇప్పుడు ఏ చక్రంలో ఉష్ణ జోడింపు కోసం ఎక్కువ సగటు ఉష్ణోగ్రత ఉంది చక్రం 1 కోసం TAavg మరియు చక్రం 2 కోసం TAavg ఏది ఎక్కువ మొదటిది మరియు ఈ ప్రత్యేకమైనది 2 నుండి 3 వరకు మారుతుంది ఈ రెండవది 2 నుండి 3 లేదా 3 వరకు మారుతుంది ఎందుకంటే 3 మరియు 3 రెండూ ఒకటే కాబట్టి ఇవి 2 నుండి Tmax వరకు మారుతాయని మరియు ఇది 2 నుండి మళ్లీ Tmax వరకు మారుతుందని మనం చెప్పగలం కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటుంది కనిష్ట ఉష్ణోగ్రత గురించి ఏమిటి T2 ఖచ్చితంగా T2 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణ జోడింపు యొక్క సగటు ఉష్ణోగ్రత రెండవ చక్రానికి అనుగుణంగా ఖచ్చితంగా మొదటి చక్రానికి సంబంధించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండవ సైకిల్కు సంబంధించిన సామర్థ్యం లేదా కనీసం రెండవ చక్రం నుండి మనం పొందబోయే వర్క్ అవుట్పుట్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పగలం ఈ సైకిల్ 1 యొక్క సామర్థ్యం కూడా సైకిల్ 2 యొక్క సామర్థ్యంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది కాబట్టి రాంకైన్ సైకిల్ కోసం ఉష్ణ సామర్థ్యాన్ని పెంచే మొదటి ఎంపిక బాయిలర్ పీడనం ని పెంచడం ఎగ్జిట్ పొజిషన్లో ఉన్న టర్బైన్ని చూస్తే మనకి ఒక లోపం ఉంది కండెన్సర్ పీడనం ని అదే విధంగా నిర్వహించడం ద్వారా బాయిలర్ పీడనాన్ని పెంచుతున్నందున పాయింట్ 4 లోపలికి మారుతోంది అది తక్కువ నాణ్యత వైపు ఉంటుంది కాబట్టి టర్బైన్ నిష్క్రమణ నాణ్యత తగ్గుతోంది మరియు అందువల్ల ఎరోషన్ వలన అదనపు సమస్య ఉంటుంది మీకు అధిక పీడన స్థాయిలకు వెళుతున్నందున మరొక ఆచరణాత్మక కష్టం కూడా ఉంది అప్పుడు మీకు మీ ప్లాంట్ కోసం ఉపయోగించబోయే గొట్టాలు మరియు షిమ్లు అధిక పీడనం ని తట్టుకోవలసి ఉంటుంది మరియు కాబట్టి మీకు చాలా ఖరీదైన పదార్థాలు అవసరం కావచ్చు కానీ పెద్ద సమస్య ఏమిటంటే టర్బైన్ నిష్క్రమణ నాణ్యతలో తగ్గుదల కాబట్టి బాయిలర్ పీడనం పెరుగుదల మీకు సామర్థ్యం మరియు నెట్వర్క్ అవుట్పుట్లో పెరుగుదల యొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది అయితే ఇది టర్బైన్ నిష్క్రమణ నాణ్యతలో తగ్గింపుకు కారణమవుతుంది ఇది ప్రతికూలత ఆధునిక కాలంలో బాయిలర్ పీడనాన్ని పెంచే ప్రయత్నంలో మనం అధిక క్లిష్టమైన పీడన స్థాయిని కూడా చేరుకోగలిగాము ఇక్కడ బాయిలర్ పీడనం సంబంధిత పదార్ధం యొక్క క్లిష్టమైన పీడనం కంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనము వాస్తవానికి ఎటువంటి ప్రత్యేకమైన దశ మార్పుకు వెళ్లడం లేదు మనము పాయింట్ 2 నుండి పాయింట్ 3కి దాదాపుగా సింగిల్ ఫేజ్ హీట్ అడిషన్ లాగా కదులుతున్నాము ఇది దాని స్వంత ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది అయితే వాస్తవానికి మనం చాలా పెద్ద పీడనం తో వ్యవహరించాలి నీటికి క్లిష్టమైన పీడనం 22 1 MPa కాబట్టి మనం సూపర్ క్రిటికల్ ప్రెషర్ స్థాయిని ఆపరేట్ చేయాలనుకుంటే మనం 250 బార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్లాలి ఇది ఎదుర్కోవటానికి ముఖ్యమైన పీడనం ఇప్పటికీ సూపర్ క్రిటికల్ పవర్ స్టేషన్ ఖచ్చితంగా ఆన్లో ఉంది మరియు ఇది చాలా చురుకైన పరిశోధనా ప్రాంతం మరియు కొన్ని ప్రదేశాలలో కూడా అమలు చేయబడింది ఇప్పుడు ఎంపిక సంఖ్య 2 గరిష్ట ఉష్ణోగ్రతలో పెరుగుదల వాస్తవానికి మనము గరిష్ట ఉష్ణోగ్రతను పెంచినట్లయితే మన ప్రత్యక్ష లాభం రేఖాచిత్రంలో చూపిన విధంగా ఉష్ణ జోడింపు యొక్క సగటు ఉష్ణోగ్రతలో ఉంటుంది ఇక్కడ మళ్లీ మనకు 1 2 3 4 1 మరియు 1 2 3 4 1 అనే రెండు చక్రాలు ఉన్నాయి మరియు ఈ రెండు చక్రాల మధ్య బాయిలర్ పీడనం మరియు కండెన్సర్ పీడనం స్థిరంగా ఉంటాయి ఇప్పుడు పీడనం స్థిరంగా ఉన్నందున గరిష్ట ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం Ts వక్రరేఖతో చుట్టబడిన ప్రదేశంలో ప్రత్యక్ష పెరుగుదల మరియు అందువల్ల పని అవుట్పుట్లో పెరుగుదల ఉంటుంది కాబట్టి చక్రం 2కి అనుగుణమైన ఉష్ణ సరఫరా యొక్క సగటు ఉష్ణోగ్రత ఖచ్చితంగా చక్రం 1కి సంబంధించిన ఉష్ణ సరఫరా యొక్క సగటు ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉండే సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ మనం పాయింట్ 2 వద్ద ఉష్ణ సరఫరా ప్రారంభిస్తాము కానీ మనం భిన్నమైన పాయింట్ల వద్ద పూర్తి చేస్తున్నాము రెండవ చక్రం అధిక ఉష్ణోగ్రత వద్ద పూర్తి అవుతుంది మరియు తదనుగుణంగా రెండవ చక్రం కోసం ఉష్ణ సామర్థ్యం ఖచ్చితంగా మొదటి చక్రం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతలో పెరుగుదల ఖచ్చితంగా ఒక శక్తివంతమైన ఎంపిక టర్బైన్ నిష్క్రమణలో ఏమి జరుగుతుందో కూడా చూడండి ఎగ్జిట్ పాయింట్ కుడి వైపుకు మార్చబడుతోంది అంటే నిష్క్రమణ నాణ్యత కూడా పెరుగుతోంది అది అధిక హీట్ చేయబడిన ఆవిరికి చేరుకుంటుంది అందువల్ల ఇక్కడ మనము రెండు దృక్కోణాల నుండి పొందుతున్నాము మనము అధిక పీడనం ని పొందుతున్నాము మరియు మనము అధిక టర్బైన్ నిష్క్రమణ నాణ్యతను కూడా పొందుతున్నాము ఈ రెండూ అత్యంత అవసరమైనవి కాబట్టి బాయిలర్ పీడన స్థాయి పెరుగుదలతో పోలిస్తే బహుశా ఇది మంచి ఎంపిక కావచ్చు ఎందుకంటే మనము రెండు రంగాలలో పొందుతున్నాము కానీ ఖచ్చితమైన సమస్య ఏమిటంటే పదార్థం అధిక ఉష్ణోగ్రత స్థాయిలను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు అందువల్ల నిర్దిష్ట రకమైన మెటలర్జికల్ పరిమితులు ఉంటాయి మూడవ ఎంపిక కండెన్సర్ వైపు ఉంది ఇక్కడ మనము నిర్వహిస్తున్నాము మళ్ళీ మనము 1 2 3 4 1 రెండు చక్రాలకు వెళుతున్నాము మరియు రెండవ చక్రం 1 2 3 4 1 ఈ రెండు చక్రాల మధ్య మారుతున్న విషయం కండెన్సర్ పీడనం మరియు తదనుగుణంగా కండెన్సేషన్ కి సంబంధించిన ఉష్ణోగ్రత కానీ గరిష్ట ఉష్ణోగ్రత మరియు బాయిలర్ పీడనం అవి స్థిరంగా ఉంటాయి ఇప్పుడు ఒకసారి మనం టర్బైన్లో తక్కువ పీడన స్థాయికి విస్తరిస్తున్నట్లయితే ఖచ్చితంగా నిష్క్రమణ స్థితి దిగువ బిందువుకు మార్చబడుతుంది మరియు వక్రరేఖతో కప్పబడిన ప్రదేశంలో గణనీయమైన పెరుగుదల ఉంది అలాగే ఘనీభవన ఉష్ణోగ్రత తగ్గుతున్నందున వేడి సరఫరాకు అనుగుణంగా సగటు ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు లేనప్పటికీ ఎటువంటి మార్పు ఉండదు మనకు ఉష్ణ తిరస్కరణకు సంబంధించిన సగటు ఉష్ణోగ్రత తగ్గుతుంది ఈ రేఖాచిత్రం విషయానికొస్తే T2 కి బదులుగా తక్కువ పాయింట్ T2 నుండి ఉష్ణ జోడింపు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని మీకు చూడవచ్చు కాబట్టి వేడి చేరికకు సంబంధించిన సగటు ఉష్ణోగ్రత కూడా తగ్గుతోంది అయితే ఈ తగ్గుదల థర్మల్ సామర్థ్యంలో మొత్తం పెరుగుదలకు దారితీసే నిర్దిష్ట తగ్గుదలతో పోలిస్తే గణనీయంగా ఉండకపోవచ్చు కాబట్టి రాంకైన్ చక్రం యొక్క ఉష్ణ సామర్థ్యాన్ని పెంచడానికి మూడు మార్గాలు ఉన్నాయి మొదటిది బాయిలర్ పీడనం ఇక్కడ మనకు టర్బైన్ నిష్క్రమణ నాణ్యతలో నష్టం లేదా తగ్గింపు యొక్క ప్రతికూలత ఉంది అప్పుడు నిష్క్రమణ నాణ్యత కూడా పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలో పెరుగుదల మరియు మూడవది కండెన్సర్ పీడనం లో తగ్గింపు కానీ నిష్క్రమణ నాణ్యతకు ఏమి జరుగుతోంది నిష్క్రమణ స్థానం ఎడమ వైపుకు లేదా తక్కువ నాణ్యత వైపుకు మార్చబడుతోంది కాబట్టి మళ్లీ ఇక్కడ మనము టర్బైన్ నిష్క్రమణ యొక్క తక్కువ నాణ్యత మిక్సర్ని కలిగి ఉన్నాము కాబట్టి ఎరోషన్ సమస్య ఉంటుంది కాబట్టి కండెన్సర్ పీడనాన్ని తగ్గించే ఈ ప్రత్యేక ఎంపిక టర్బైన్ నిష్క్రమణ నాణ్యతలో తగ్గుదల సమస్యతో వస్తుంది మరియు ఆచరణాత్మకంగా ఇబ్బందిగా ఉంటుంది అంటే సాధారణంగా కండెన్సర్ లోపల నిర్వహించబడే పీడనం వాతావరణ పీడనం కంటే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనము వాతావరణ ఉష్ణోగ్రత ఆధారంగా కండెన్సేషన్ పీడనాన్ని ఎంచుకుంటాము నీటికి సంబంధించిన వాతావరణ పీడనం సంతృప్త ఉష్ణోగ్రత 100 0C అని ఇప్పుడు మీకు తెలుసు అప్పుడు మనం 20 0C ఉష్ణోగ్రత వద్ద ఘనీభవనాన్ని పొందాలనుకుంటే ఆ వాతావరణ పీడనం కంటే తక్కువ పీడనం ని గణనీయంగా తగ్గించాలి కాబట్టి కండెన్సర్ ఇప్పటికే వాక్యూమ్ కండిషన్లో పనిచేస్తోంది మరియు కండెన్సర్లోకి చుట్టుపక్కల నుండి గాలి లీక్ అయ్యే అవకాశం ఉంది మరియు తద్వారా ఉష్ణ బదిలీ పనితీరుకు ఆటంకం ఏర్పడుతుంది ఇప్పుడు మనం కండెన్సర్ ప్రెజర్ను మరింత తగ్గించినట్లయితే అధిక కండెన్సేషన్ వాక్యూమ్ అంటే కొత్త అవసరం అంటే నిర్వహణ మరియు రూపకల్పన కోణం నుండి అదనపు భారం పడుతుంది కానీ ఇప్పటికీ మూడు ఎంపికలు వర్తింప చేయవచ్చు మరియు సాధారణంగా మనము సంగ్రహంగా చెప్పాలనుకుంటున్నాము మీ మెటీరియల్ తట్టుకోగలిగినంత వరకు మరియు టర్బైన్ నిష్క్రమణ నాణ్యత నిర్వహించదగినంత వరకు మనము ఎల్లప్పుడూ అధిక బాయిలర్ పీడనం ని కలిగి ఉండాలనుకుంటున్నాము మీ మెటలర్జికల్ పరిమితులు కట్టుబడి ఉన్నంత వరకు మనము అధిక గరిష్ట ఉష్ణోగ్రతను కోరుకుంటున్నాము మరియు మీకు కండెన్సర్ లోపల వాక్యూమ్ను నిర్వహించగలిగినంత కాలం మరియు టర్బైన్ నిష్క్రమణ నాణ్యతను మళ్లీ నిర్వహించగలిగేంత వరకు మనము తక్కువ కండెన్సేషన్ పీడనం ని కోరుకుంటున్నాము కాబట్టి మూడు లేదా మూడు లేదా వాటిలో ఏదైనా రెండింటి కలయిక లేదా చాలా తరచుగా పరిశ్రమలలో ఉపయోగిస్తారు మనము ఈ సంఖ్యా ఉదాహరణ ద్వారా వాటిలో ప్రతి దాని ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నాము ఇక్కడ మనం ఆదర్శవంతమైన రాంకైన్ సైకిల్పై పనిచేసే స్టీమ్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం ఆవిరి 3 MPa మరియు 350 0C వద్ద టర్బైన్లోకి ప్రవేశిస్తుంది మరియు 10 kPa పీడనం తో ఘనీభవిస్తుంది కాబట్టి ఇది చాలా ప్రామాణిక చక్రం ఇక్కడ చూపబడింది ఈ ప్లాంట్ కోసం ఉష్ణ సామర్థ్యాన్ని లెక్కించడానికి ప్రయత్నిద్దాం అధిక వేడి ఉంది కానీ మనము చర్చించిన ఎంపికలు ఏవీ ఇక్కడ అన్వేషించబడలేదు కాబట్టి మనం చూద్దాం పాయింట్ సంఖ్య 1 10 kPa పీడనం కి మరియు 0 యొక్క నాణ్యతకు అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే ఇది సంతృప్త ద్రవం కాబట్టి దీనికి అనుగుణంగా మనము టేబుల్ నుండి మీ h1 191 81 kJkg అని మరియు ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద నిర్దిష్ట పరిమాణము 0 00101 m3kg ఈ పరిమాణాన్ని చూడండి ఇది నా దగ్గర ఉంచబడిన టేబుల్ నుండి నేను నేరుగా తీసుకుంటున్నాను మరియు విలువ మనం ఇంతకు ముందు కూడా ఉపయోగించాము 0 ఇప్పుడు పాయింట్2 3 MPa పీడనం కి అనుగుణంగా ఉంటుంది మరియు ఇతర సమాచారం ఇవ్వబడలేదు కానీ కుదింపు ప్రక్రియ ఐసెంట్రోపిక్గా ఉంటుందని ఊహిస్తే మనకు ఇది తెలుసు కానీ ఈ సమాచారాన్ని మనము సాధారణంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు పంప్ పనిని నేరుగా ఇలా లెక్కించవచ్చు కాబట్టి టర్బైన్ పనికి 3 02 kJkg తక్కువ విలువ వస్తోంది మరియు అక్కడ నుండి మనం h2ని దీనికి సమానంగా లెక్కించవచ్చు కాబట్టి పాయింట్లు 1 మరియు 2 గుర్తించబడ్డాయి ఇప్పుడు పాయింట్ 3కి తరలించండి పాయింట్ 3 అధిక హీట్గా స్పష్టంగా ఇవ్వబడింది మరియు ఇది 3MPa మరియు350 0C కాబట్టి సూపర్ హీటెడ్ టేబుల్ నుండి మనకు ఇవి ఉన్నాయి మరియు ఇక్కడ మనకు ఎంట్రోపీ అవసరం అంటే మరియు పాయింట్ నంబర్ 4 అది 10 kPa మరియు s3 పీడనం తో s4కి సమానంగా ఉంటుందని మనకు తెలుసు మరియు ఇప్పుడు మనం దీని విలువలను పోల్చినట్లయితే s4 కండెన్సర్ పీడనానికి సంబంధించిన sf కంటే ఎక్కువగా ఉంటుంది అయితే కండెన్సర్ పీడనానికి అనుగుణంగా sg కంటే తక్కువగా ఉంటుంది ఇది ఈ s4 మిశ్రమ గోపురంలో ఉందని సూచిస్తుంది రేఖాచిత్రం సూచనాత్మకంగా ఉన్నప్పటికీ ఈ s4 sg కోసం sf మధ్య వస్తుందో లేదో మీకు ఎల్లప్పుడూ ఈ విధంగా తనిఖీ చేయాలి ఇది sg కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది ఇది అధిక వేడి వైపు ఉంది ఇది sf కంటే తక్కువగా ఉంటే అది సబ్ కూల్డ్ వైపు ఉంటుంది ఇది అరుదుగా జరుగుతుంది కానీ అది రెండింటి మధ్య ఉంటే అది మిశ్రమం వైపు ఉంటుంది కాబట్టి మీకు సంఖ్యలను ఉంచినట్లయితే ఇది పొందుతారు ఇది ముఖ్యమైన సంఖ్య ఈ సంఖ్యను మనం నోట్ చేసుకోవాలి ఈ కాన్ఫిగరేషన్ కోసం టర్బైన్ నిష్క్రమణ నాణ్యత 0 81 మరియు అక్కడ నుండి మనం h4 ని గణించవచ్చు కాబట్టి మనం మిగిలిన సంఖ్యలను qB ని సులభంగా లెక్కించవచ్చు మరియు మనం థర్మల్ సామర్థ్యాన్ని కూడా లెక్కించాలి కాబట్టి మీ qB దీనికి సమానంగా ఉంటుంది మరియు కండెన్సర్ హీట్ రిజెక్షన్ లేదా హీట్ రిజెక్షన్ దీనికి సమానంగా ఉంటుంది ఇది మీకు ఉష్ణ సామర్థ్యాన్ని అందిస్తుంది కాబట్టి ఇది మనము ఆదర్శ చక్రం గురించి మొదటి కేసు గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడ ఆవిరిని 600 0C కి అధిక హీట్ చేస్తే అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ పరిస్థితి పాయింట్ 1 మరియు 2 ఒకే విధంగా ఉంటుంది దీని ప్రకారం h1 h2 మరియు పంప్ పని యొక్క గణనలలో ఎటువంటి మార్పు లేదు వాస్తవానికి ఈ సమస్యలో మనము టర్బైన్ పనిని లెక్కించలేదు మీకు టర్బైన్ పని కావాలంటే మీకు h3 - h4 గా కూడా లెక్కించవచ్చు మా ప్రదర్శన కోసం మా విషయంలో అది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ చూపలేదు కానీ మీకు ఈ సంఖ్యను కూడా లెక్కించవచ్చు కాబట్టి 1 మరియు 2 ఒకేలా ఉంటాయి కానీ 3 మార్పు ఉంది కాబట్టి పాయింట్ నంబర్ 3 ఏమి జరుగుతోంది ఇక్కడ పరిస్థితి 3MPa మరియు 6000 C కాబట్టి తదనుగుణంగా ℎ3 3682 8 kJkg మరియు పాయింట్ నంబర్ 4 కోసం పీడనం 10 kPa మరియు ఈ సమాచారాన్ని ఉంచడం ద్వారా మీకు ఇక్కడకు చేరుకుంటారు 𝑥4 0 915 దానిని ఉపయోగించి మనం పొందుతాము ℎ4 2380 3 𝑘𝐽𝑘g కాబట్టి తదనుగుణంగా మనము కలిగి కొంత సమయాన్ని ఆదా చేసేందుకు నేను నేరుగా సంఖ్యలను గమనిస్తున్నాను

దీనిని కలపడం వలన ఉష్ణ సామర్థ్యం ఇలా వస్తుంది పోల్చడానికి కొన్ని విషయాలు ఇక్కడ మనము బాయిలర్ మరియు కండెన్సర్ పీడనం ని ప్రభావితం చేయకుండా గరిష్ట ఉష్ణోగ్రతను పెంచాము ముందుగా దీన్ని గమనించండి మునుపటి సందర్భంలో మా టర్బైన్ నిష్క్రమణ నాణ్యత 81 ఉంది ఇక్కడ అది 91కి చేరుకుంది కాబట్టి టర్బైన్ నిష్క్రమణ నాణ్యతలో గణనీయమైన పెరుగుదల ఉంది మరియు ఉష్ణ సామర్థ్యం గురించి ఏమిటి 33 ఉండగా ఇప్పుడు 37కి చేరింది మీకు బాయిలర్ హీట్ అడిషన్ మరియు కండెన్సర్ హీట్ రిజెక్షన్ని పోల్చి చూస్తే బాయిలర్ హీట్ అడిషన్ కొంచెం పెరిగింది కండెన్సర్ హీట్ రిజెక్షన్ కూడా పెరిగింది కానీ తక్కువ మొత్తంలో మీకు థర్మల్ ఎఫిషియన్సీని పెంచుతుంది కాబట్టి మనము రెండు రంగాల్లోనూ పొందుతున్నాము థర్మల్ సామర్థ్యం పెరిగింది మరియు టర్బైన్ నిష్క్రమణ నాణ్యత కూడా పెరిగింది ఇప్పుడు రెండవ భాగం బాయిలర్ పీడనం 15 MPaకి పెరిగింది మరియు టర్బైన్ ఇన్లెట్ ఉష్ణోగ్రత 600 0C వద్ద నిర్వహించబడుతుంది కాబట్టి బాయిలర్ పీడనం ఇప్పుడు 3 MPa నుండి 15 MPa వరకు వెళుతుంది కాబట్టి పాయింట్ నంబర్ 1 మళ్లీ అలాగే ఉంటుంది కానీ ఇతరులు మారారు ఈ సందర్భంలో పంప్ పని సమానంగా ఉంటుంది కాబట్టి పంప్ పనిలో చిన్న పెరుగుదల ఉంది తదనుగుణంగా మనము h2 కి సమానంగా లెక్కించవచ్చు నేను సంఖ్యలను లెక్కించడం లేదు మరియు మీకు మార్గం చూపుతున్నాను ఎందుకంటే దీన్ని ఎలా పొందాలో మీకు ఇప్పుడు తెలుసు అప్పుడు పాయింట్ 3 ఇప్పుడు 15 MPa మరియు 600 0Cకి అనుగుణంగా ఉంటుంది దీన్ని ఉపయోగించి మీకు పట్టిక నుండి h3 మరియు s3 విలువను పొందవచ్చు పాయింట్ నంబర్ 4 10 kPa మరియు అదే పీడనం కి అనుగుణంగా ఉంటుంది మీరు ఈ సందర్భంలో దాన్ని మిళితం చేస్తే కాబట్టి బాయిలర్ పీడనం పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రత అలాగే ఉంటుంది మరియు బాయిలర్ పీడనం పెరుగుదల కారణంగా ఈ 0 915 నుండి 0 804కి తగ్గింది గరిష్ట ఉష్ణోగ్రత మరియు సంక్షేపణ పీడనం అలాగే ఉంటాయి మరియు మీకు qB మరియు qc లను గణిస్తే మీ ఉష్ణ సామర్థ్యం సుమారుగా 43కి సమానంగా ఉంటుంది కాబట్టి టర్బైన్ నిష్క్రమణ నాణ్యతలో తగ్గుదల ఉన్నప్పటికీ ఉష్ణ సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల ఉంది కాబట్టి మీకు ఒక రకమైన ట్రేడ్ ఆఫ్ కోసం వెళ్ళవలసి ఉంటుంది ఈ సమస్యలో వలె గరిష్ట ఉష్ణోగ్రత 6000C బాయిలర్ పీడనం 15 MPa మరియు కండెన్సర్ పీడనం 1 kPa మరియు దీని నుండి థర్మల్ సామర్థ్యాన్ని లెక్కించడం ద్వారా ఘనీభవన పీడనం యొక్క ప్రభావాన్ని చూడటం ద్వారా అదే సమస్యను పరిష్కరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి ఆదర్శవంతమైన రాంకైన్ సైకిల్ కోసం మనం పనితీరు లేదా సామర్థ్యాన్ని పెంచగల మార్గం ఇది కానీ మనం చూసినట్లుగా ఈ మూడు ఎంపికలను మార్చడం ద్వారా అధిక సామర్థ్యాన్ని పొందవచ్చు బాయిలర్ పీడనం కండెన్సర్ పీడనం మరియు గరిష్ట ఉష్ణోగ్రత కానీ మనము సామర్థ్యం మరియు టర్బైన్ నిష్క్రమణ నాణ్యత రెండింటినీ పెంచాలనుకుంటే మా ఎంపిక గరిష్ట ఉష్ణోగ్రతలో మాత్రమే పెరుగుదల ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రత సిద్ధాంతపరంగా మనం పెరుగుతూనే ఉండవచ్చు కానీ నేను చెప్పినట్లుగా మెటలర్జికల్ పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతకు వెళ్లలేకపోవచ్చు మనము ఇక్కడ ఉపయోగించిన ఈ 6000C చాలా మంచి ఆచరణాత్మక పరిమితి వాస్తవానికి భారతదేశంలోని చాలా పవర్ ప్లాంట్లు మెటలర్జికల్ పరిశీలనల కోసం గరిష్ట పరిమితి 5400C ని ఉపయోగిస్తాయి కాబట్టి రెండవ ఎంపిక ఉంది బ్రేటన్ సైకిల్ విషయంలో కూడా మనం ఉపయోగించాము అక్కడ మనం మల్టీస్టేజ్ విస్తరణ మరియు మల్టీస్టేజ్ ఎక్స్పాన్షన్ల మధ్య రీహీటింగ్ను చేర్చడానికి ప్రయత్నిస్తాము మనం బ్రేటన్ సైకిల్లో చేసినట్లే ఇక్కడ బాయిలర్ నుండి వచ్చే ఆవిరి మొదట్లో అధిక పీడన టర్బైన్లో కొంత ఇంటర్మీడియట్ పీడన స్థాయి వరకు విస్తరించబడుతుంది ఇక్కడ ఈ పీడనం ద్వారా చూపబడుతుంది పీడనం P4 కాబట్టి ఇక్కడ ఈ పీడనం P4 బాయిలర్ పీడనం కంటే తక్కువగా ఉంటుంది అయితే ఇది ఎక్కడో ఇంటర్మీడియట్లో ఉన్న కండెన్సర్ పీడనం కంటే ఎక్కువగా ఉంటుంది దీనిని తరచుగా రీహీట్ పీడనం అని కూడా పిలుస్తారు ఆపై ఈ పాయింట్ 4 వద్ద ఈ ఇంటర్మీడియట్ పీడనం వద్ద ఆవిరిని నిర్దిష్ట ఉష్ణోగ్రతకు తిరిగి వేడి చేయడానికి బాయిలర్కు తిరిగి తీసుకువెళతారు సాధారణంగా ఇది అదే ఉష్ణోగ్రత వరకు వేడెక్కుతుంది అయితే పాయింట్ నంబర్ 5 వద్ద T5 ఉష్ణోగ్రత T3కి సమానంగా ఉండాలి లేదా T3 కంటే తక్కువ ఏ పరిస్థితిలోనూ సాధారణంగా T3 ని మించి ఉండదు ఆపై అది తక్కువ పీడనం టర్బైన్కు తీసుకువెళుతుంది అక్కడ ఈ నిర్దిష్ట బిందువు వరకు సంక్షేపణ పీడనం కి విస్తరించబడుతుంది కాబట్టి ఇక్కడ మనము టర్బైన్ యొక్క రెండు దశల్లో ఆవిరిని విస్తరిస్తున్నాము ఒకటి అధిక పీడన టర్బైన్ మరియు మరొకటి తక్కువ పీడన టర్బైన్ బహుళ దశల విస్తరణతో మళ్లీ వేడి చేయడం అనే భావన 1920ల ప్రారంభంలో ప్రవేశపెట్టబడింది అయితే ఆచరణాత్మక సమస్యల కారణంగా ఇది దాదాపు 15 20 సంవత్సరాల తర్వాత వదిలివేయబడింది తర్వాత నలభైల ప్రారంభంలో అది మళ్లీ పనిచేయడం ప్రారంభించింది అక్కడ ప్రజలు ఒక దశలో మళ్లీ వేడి చేయడం ప్రారంభించారు తర్వాత 1950ల తర్వాత ప్రజలు రెండు దశల రీహీటింగ్ను ఉపయోగించడం ప్రారంభించారు అంటే రెండు కాకుండా మనం మూడు టర్బైన్లను కూడా కలిగి ఉండవచ్చు మొదటిది అధిక పీడన టర్బైన్ ఇక్కడ బాయిలర్ పీడనం నుండి ఇంటర్మీడియట్ పీడనం యొక్క మొదటి స్థాయి వరకు విస్తరణ జరుగుతుంది అప్పుడు మనకు ఇంటర్మీడియట్ పీడనం టర్బైన్ ఉంటుంది ఇక్కడ విస్తరణ ఇంటర్మీడియట్ పీడనం 1 నుండి ఇంటర్మీడియట్ పీడనం 2కి వెళుతుంది అప్పుడు మనకు LP టర్బైన్ ఉంది ఇక్కడ విస్తరణ రెండవ ఇంటర్మీడియట్ పీడనం నుండి కండెన్సర్ పీడనానికి వెళుతుంది మనము రీహీట్ సంఖ్యను పెంచుతూ ఉంటే వాస్తవానికి మనం దాదాపు స్థిరమైన సగటు రీహీట్ ఉష్ణోగ్రతను దాదాపుగా నిర్వహించగలము లేదా బదులుగా రీహీట్ ఉష్ణోగ్రత గరిష్ట చక్ర ఉష్ణోగ్రతకు దాదాపు స్థిరంగా ఉంటుందని నేను చెప్పాలి తద్వారా రీహీట్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి నేను చెప్పాలి సాధ్యమయ్యే గరిష్ట సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇది ఆచరణాత్మకంగా అస్సలు సాధ్యపడదు ఎందుకంటే ఇందులో అయ్యే ఖర్చుకు అనుగుణంగా సమర్థించబడని రెండు కంటే ఎక్కువ రీహీట్ దశలను జోడించడం ద్వారా మనం పొందే సామర్థ్యంలో లాభం మొత్తాన్ని పెంచుతుంది కాబట్టి రెండు కంటే ఎక్కువ రీహీట్ దశలను ఉపయోగించే ఏ చక్రం కూడా మీకు కనిపించదు ఇప్పుడు మీకు ఒకే దశలో ఉన్న సైకిల్ని ఈ విధంగా రీహీట్ చేస్తున్నప్పుడు జోడించిన మొత్తం వేడిని మనము అక్కడ ఉపయోగిస్తున్న qB ఇప్పుడు రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి మనం ఎల్లప్పుడూ ఉపయోగిస్తున్న ప్రాథమికమైనది మరియు ఇప్పుడు మనకు ఉన్న రీహీట్ భాగం అనగా కాబట్టి ఇది శక్తి యొక్క రీహీట్ భాగం ఇక్కడ అదనపు హీట్ ఇన్పుట్ అవసరం అవుతుంది మరియు మీ టర్బైన్ పని ఎంత మీ టర్బైన్ పని ఇప్పుడు HP టర్బైన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పని మరియు LP టర్బైన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పనికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి కాబట్టి మొత్తం వర్క్ అవుట్పుట్లో పెరుగుదల ఉంటుంది కానీ మొత్తం హీట్ ఇన్పుట్ అవసరం పెరుగుతుంది కాబట్టి అది లేదా సమర్థతలో ఏదైనా లాభం ఉంటుందా అని చెప్పడం కష్టం నిజానికి మళ్లీ వేడి చేయడం వల్ల మనం సామర్థ్యంలో కొంత పెరుగుదలను పొందవచ్చు మనం సామర్థ్యంలో కొంత తగ్గింపును కూడా పొందవచ్చు మరియు సాధారణంగా రీహీట్ స్వీకరణతో సామర్థ్యంలో మార్పు 1 లేదా 2 కంటే ఎక్కువ కాదు కానీ అతిపెద్ద లాభం ఇక్కడ ఉంది టర్బైన్ నిష్క్రమణ నాణ్యత ఒకే రీహీట్ తో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉంటుంది లేదా నేను సింగిల్ స్టేజ్ టర్బైన్ విస్తరణ అని చెప్పాలి అలాగే ఇంధన దహన కారణంగా ఉత్పత్తి చేయబడిన వేడిలో గణనీయమైన భాగాన్ని మనం రీహీట్ చేయడంలో ఉపయోగించకపోతే సాధారణంగా బాయిలర్లో ఉత్పత్తి చేయబడిన వేడి వృధా కావచ్చు కాబట్టి మనము మళ్లీ వేడి చేయడం ద్వారా మన వనరులను బాగా ఉపయోగించుకోగలుగుతాము మళ్లీ వేడి చేయడం యొక్క ప్రభావాన్ని ప్రదర్శించడానికి ఒక సంఖ్యాపరమైన ఉదాహరణను మళ్లీ పరిగణించవచ్చు ఇక్కడ మనం ఒక ఆదర్శవంతమైన రీహీట్ రాంకైన్ సైకిల్ను నిర్వహించే ఆవిరి పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం ఆవిరి 15 MPa మరియు 6000C వద్ద అధిక పీడన టర్బైన్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ దశ సంఖ్య 3 బాయిలర్ పీడనం మరియు 600 0C 15 MPa కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మనం సులభంగా h3 మరియు S3 ని లెక్కించవచ్చు నేను మీకే వదిలేస్తున్నాను సంఖ్యలను ఉంచడం లేదు మరియు కండెన్సర్ పీడనం 10 kPaగా ఇవ్వబడుతుంది మరియు అల్ప పీడన టర్బైన్ నిష్క్రమణ వద్ద ఆవిరి యొక్క తేమ 10 4గా ఉండకూడదు అది మీ పాయింట్ నంబర్ 6 ఇక్కడ మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది దిగువకు రాకూడదు కాబట్టి మీ గరిష్ట సాధ్యమైన రీహీట్ పీడనం ఎంత అంటే మీకు ఈ నిర్దిష్ట పాయింట్ 4 వద్ద పీడనం ని లెక్కించాలి లేదా మీకు P4 లేదా P5 పీడనం ని లెక్కించాలి అప్పుడు పాయింట్ నంబర్ 6 కోసం మనం ఏమి చెప్పగలం పీడనం 10 kPa అని మాకు తెలుసు మరియు x6 విలువ కూడా మాకు తెలుసు కాబట్టి దీన్ని ఉపయోగించి మీకు h6 మరియు s6 విలువను లెక్కించవచ్చు ఇప్పుడు LP టర్బైన్ విస్తరణ s5కి సంబంధించి పాయింట్ నంబర్ 5కి s6 మరియు 1కి సమానంగా ఉండాలి రెండు టర్బైన్లకు ఇన్లెట్ వద్ద ఉష్ణోగ్రత ఒకేలా ఉండాలని కూడా మీకు తెలుసు కాబట్టి అది మనకు కూడా తెలుసు 𝑇5 600⁰C S5 𝑠6 మీకు ఈ రెండింటినీ కలిపితే మనము పాయింట్ నంబర్ 5 వద్ద Pని లెక్కించవచ్చు ఇది పాయింట్ నంబర్ 4కి సమానమైన P కూడా టేబుల్లను తగిన విధంగా ఉపయోగించడం ద్వారా మీ రీహీట్ పీడనం అని మనం గుర్తించగలము కాబట్టి మనము దీనికి అనుగుణంగా ఉన్న తర్వాత మనము మీ h5 ని లెక్కించవచ్చు ఇప్పుడు మిగిలిన భాగాన్ని ఏమి చేయాలి మీకు ఇప్పటికే గుర్తించిన పాయింట్ నంబర్ 3 కాబట్టి పాయింట్ నంబర్ 1 కోసం పంప్ వైపుకు వద్దాం ఇది 10 kPa మరియు నాణ్యత 0కి సమానం అని మాకు తెలుసు కాబట్టి అక్కడ నుండి మీకు h1 పొందవచ్చు పంప్ పని దీనికి సమానంగా ఉంటుంది మరియు కాబట్టి మీకు h3ని గుర్తించినందున మీకు qprimary ని పొందవచ్చు మరియు పాయింట్ సంఖ్య 4 కోసం ఇప్పుడు మనకు తెలుసు 𝑃4 4 M Pa మరియు 𝑠4 𝑠3 అక్కడ నుండి ఇది పొందగలరని మనము గుర్తించాలి అక్కడ నుండి మీకు h4 ని లెక్కించవచ్చు కాబట్టి మరియు దీన్ని కలపడం వలన మీ థర్మల్ సామర్థ్యం 45 పరిధిలో వస్తుంది అనగా 𝜂𝑡ℎ 45 కానీ మరింత ముఖ్యంగా మనము గణనీయంగా అధిక టర్బైన్ నిష్క్రమణ నాణ్యతను నిర్వహించగలుగుతున్నాము కాబట్టి ఇది రీహీట్ సైకిల్ యొక్క ప్రదర్శన ఇక్కడ ఒకే రీహీట్తో మనం మంచి థర్మల్ సామర్థ్యాన్ని పొందగలుగుతాము మరియు గణనీయంగా అధిక టర్బైన్ నిష్క్రమణ నాణ్యతను కూడా నిర్వహించగలుగుతాము కానీ నేను చెప్పినట్లుగా రీహీటింగ్ను స్వీకరించడం ద్వారా మనం సమర్థతలో ఎలాంటి లాభం పొందలేము కాబట్టి ఆ ప్రయోజనం కోసం థర్మల్ ఎఫిషియెన్సీలో లాభాన్ని నిర్ధారించడానికి మనం బ్రేటన్ సైకిల్లో మళ్లీ ఉపయోగించిన దాన్ని ఉపయోగించాలి ఇది పునరుత్పత్తి పునరుత్పత్తిని పరిగణనలోకి తీసుకున్న వివరాలు నేను తదుపరి ఉపన్యాసంలో వివరిస్తాను కానీ మీకు ఏదో చూపించడానికి పాయింట్ 1 హీట్ అడిషన్ ప్రారంభం అవుతోంది ఇది రీహీట్ చేయకుండా చూపిన చక్రం అధిక హీట్తో కూడిన స్టాండర్డ్ ర్యాంకైన్ సైకిల్ మనము పాయింట్ 2 వద్ద హీట్ అడిషన్ ప్రారంభిస్తున్నాము పాయింట్ 3 వద్ద హీట్ సరఫరాని ముగిస్తున్నాము కాబట్టి మనం అనుకున్నట్లయితే దీన్ని వేడి చేయడానికి మనం కొంతవరకు స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహించే వాయువును ఉపయోగిస్తున్నాము ఈ సమయంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సమయంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది మరియు అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసంతో వేడిని జోడించడం అంటే చాలా ఇర్రివర్సబులిటీ మరియు చాలా నష్టాలు తలెత్తుతాయి ఇలాంటి వాటిని ఉపయోగించకుండా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి మనం గ్యాస్ టెంపరేచర్ ప్రొఫైల్ని ఇలా ఉపయోగించగలిగితే అంటే అన్ని సందర్భాల్లో దహన వాయువు మరియు ఆవిరి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా పెద్దది కాదు బహుశా మనం థర్మల్ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు లేదా ఇర్రివర్సబులిటీ ని తగ్గించమని చెప్పాలి మరియు రెండవది మీకు పాయింట్ 2 నుండి 2 మధ్య ఉన్న సాచురేటెడ్ సంతృప్త ద్రవానికి జోడించే వేడి ఏదో ఒకవిధంగా మనం దీనిని నిర్వహించగలిగితే ఆవిరి లేదా నీరు కేవలం పాయింట్ 2 వద్ద మాత్రమే బాయిలర్లోకి ప్రవేశిస్తుంది నికర ఉష్ణోగ్రత లేదా సగటు ఉష్ణోగ్రత సంబంధిత ఉష్ణ జోడింపు పాయింట్ 2 నుండి పాయింట్ 3కి మాత్రమే అనుగుణంగా ఉంటుంది కాబట్టి వేడి అదనంగా అందించడం వలన సగటు ఉష్ణోగ్రతలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది తత్ఫలితంగా మనము ఉష్ణ సామర్థ్యాన్ని కూడా పొందగలమని ఆశించవచ్చు కాబట్టి పునరుత్పత్తి ఆలోచన ఏమిటంటే బాయిలర్లోకి ప్రవేశించే ముందు నీటి ఉష్ణోగ్రతను 2 నుండి 2 వరకు పెంచడానికి కొన్ని మార్గాలను అమలుచేయగలము కాబట్టి ఆవిరి బాయిలర్లోకి ప్రవేశించే ముందు నీటి ఉష్ణోగ్రతలో ఇంత మార్పును పొందగల కొన్ని మార్గాలను జోడించాలనుకుంటున్నాము మరియు దానినే మనము పునరుత్పత్తి అని సూచిస్తాము ఎందుకంటే అక్కడ మనం కొన్ని మార్గాలను ఉపయోగిస్తాము తదుపరి తరగతిలో వివరిస్తాము ఇది మొదటిది కానీ నేను తదుపరి తరగతిలో వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ నేను పునరుత్పత్తి ప్రక్రియ వివిధ రకాల పునరుత్పత్తి హీటర్లు మరియు తత్ఫలితంగా మనకు ఎంత లాభం పొందుతాయో వివరంగా వివరిస్తాను మీ ఉష్ణ సామర్థ్యాన్ని పొందవచ్చు కాబట్టి పునరుత్పత్తిని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే సమర్థత సిద్ధాంతపరంగా కార్నోట్ సామర్థ్యానికి సమానంగా ఉంటుంది అయితే ఇతర రెండు సమస్యలు నేను తర్వాతి తరగతిలో మళ్లీ చర్చిస్తాను ఈ రోజు మనం రాంకైన్ చక్రం యొక్క పనితీరుపై బాయిలర్ పీడనం గరిష్ట ఉష్ణోగ్రత మరియు కండెన్సర్ పీడనం ప్రభావం గురించి చర్చించాము రీహీట్ ర్యాంకైన్ సైకిల్ భావన పరిచయం చేయబడింది మరియు వివరంగా చర్చించబడింది మరియు మనము ర్యాంకైన్ చక్రంలో పునరుత్పత్తి భావనపై చాలా క్లుప్తంగా వివరించాము నేను నా తదుపరి ఉపన్యాసాన్ని ఇక్కడ నుండి ప్రారంభించాలనుకుంటున్నాను దయచేసి దాని కోసం వేచి ఉండండి మరియు కొన్ని సంఖ్యాపరమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి తద్వారా మీకు రీహీట్ సైకిల్ వాడకంపై మరింత అవగాహన పొందుతారు కాబట్టి మీరు శ్రద్దగా విన్నందుకు ధన్యవాదాలు మనము అతి త్వరలో మళ్లీ కలుస్తాము ధన్యవాదాలు